కెమికల్ ఇంజనీరింగ్లో ప్రాథమిక సూత్రాలు మరియు లెక్కలపై భారీ ఓపెన్ ఆన్లైన్ కోర్సుకు స్వాగతం మాడ్యూల్ 5 కింద మల్టీ సిస్టమ్ ల యొక్క ప్రాథమిక సూత్రాల గురించి మేము చర్చిస్తున్నాము ఇప్పుడు ఈ మాడ్యూల్లో ఈక్వలెబ్రియంలాస్ లేదా హ్యూమిడిటీ మరియు సేట్యురేషన్ గురించి చర్చిస్తాము మునుపటి ఉపన్యాసంలో మేము ఆ ఫేజ్ ఈక్వలెబ్రియంకు సంబంధించి వివరించాము మరియు అవి వేర్వేరు చట్టాలు మరియు ఫేజ్ డయాగ్రమ్ లో వేర్వేరు టెంపరేచర్ మరియు ప్రెషర్ వద్ద పదార్థాల కండీషన్ ని ఎలా చదవగలం సిస్టమ్ యొక్క ఏదైనా లక్షణాలను గుర్తించడానికి సిస్టమ్ లలో పేర్కొన్న వేరియబుల్స్కు ఆ ఫేజ్ నియమం ఎలా వర్తించబడుతుంది మరియు ఆ ఈక్వలెబ్రియంకండీషన్ యొక్క వేపర్ ప్రెషర్ కూడా మేము వివరించాము అలాగే ఆ వేపర్ ప్రెషర్ క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వెషన్ ద్వారా ఆంటోయిన్ యొక్క ఈక్వెషన్ వంటి ఇతర ఈక్వెషన్ మరియు కాక్స్ చార్ట్ నుండి ఎలా లెక్కించవచ్చు మేము చర్చించినట్లు లెక్కించడానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది ఈ ఉపన్యాసంలో సిస్టమ్ ల ఈక్వలెబ్రియంకండీషన్ ని వివరించడానికి ప్రయత్నిస్తాము ఈ పార్షియల్ ప్రెషర్ తో దాని ఈక్వలెబ్రియంకండీషన్ లో యూరో లిక్విడ్ ఫేజ్ కంపొజిషన్ మరియు వేపర్ ఫేజ్ కంపొజిషన్ కు ఆ పార్షియల్ ప్రెషర్ మరియు వేపర్ ప్రెషర్ ఎలా సంబంధం కలిగి ఉంటాయి మరియు హ్యూమిడిటీ మరియు సేట్యురేషన్ గురించి ఏదైనా వివరించడానికి ప్రయత్నిస్తుంది ఆ హ్యూమిడిటీ క్రైటీరియన్ వాతావరణంలో లేదా డ్రై ఎయిర్ లో ఉన్న హ్యూమిడిటీను ఎలా చూడగలదు సైకోమెట్రిక్ ఉప్పు నుండి ఎలా లెక్కించవచ్చో ఈ ఉపన్యాసం నుండి తెలుసుకోవచ్చు ఇప్పుడు మేము కోర్సు యొక్క మల్టీ ఫేజ్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాము అనేక కెమికల్ మరియు బయోకెమికల్ ప్రాసెస్ సిస్టమ్ లో వివిధ కెమికల్ ాల కోసం ఒకటి కంటే ఎక్కువ ఫేజ్ లు పాల్గొంటాయని మీరు చూస్తారు మీకు తెలిసి సేకరించండి లేదా ఆ మల్టీ సిస్టమ్ ల ప్రాసెసింగ్ ఆధారంగా వేర్వేరు ఉత్పత్తులను పొందటానికి మీరు చూడవచ్చు ఇప్పుడు ఆ సందర్భంలో ఆ ఫేజ్ లు కొన్నిసార్లు ఒక సర్టెన్ టెంపరేచర్ మరియు ప్రెషర్ వద్ద ఒక సర్టెన్ కండీషన్ లో ఉండవచ్చు అని మీరు చూస్తారు మునుపటి ఉపన్యాసంలో మేము వివరించినవి అవి సమతుల్యతలో ఉంటాయి ఈక్వలెబ్రియంస్థిరమైన సోల్యూబిలిటీ ఈక్వలెబ్రియంథర్మోడైనమిక్ ఈక్వలెబ్రియంవేపర్ లిక్విడ్ ఈక్వలెబ్రియం వంటి విభిన్న యూనిట్ ఈక్వలెబ్రియంకండీషన్ ఏమిటో మరియు లిక్విడ్ ఈక్వలెబ్రియంకు ముందు దాని ఆధారంగా మనం ఎలా అభినందిస్తున్నామో ఆ సర్టెన్ టెంపరేచర్ వద్ద మారుతున్నట్లు మరియు ఆ డయాగ్నల్ పార్షియల్ ప్రెషర్ లేదా మోరల్ కంపొజిషన్ ఆ సిస్టమ్ ప్రెషర్ మరియు అక్కడ వేపర్ ప్రెషర్ ఆధారంగా లెక్కించవచ్చు ఇప్పుడు ఆ క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వెషన్ గురించి చర్చించిన విషయం మీకు తెలుసు వేపర్ ప్రెషర్ లెక్కించడానికి మరియు వేర్వేరు టెంపరేచర్ వద్ద సిస్టమ్ ల యొక్క వేపర్ ప్రెషర్ మీరు తెలుసుకుంటే మీరు లెక్కించగలుగుతారు వేపరైజషన్ యొక్క యొక్క గుప్త వేడి మరియు సబ్స్టెన్స్ యొక్క వేపర్ ప్రెషర్ ఏమిటో ఈ ప్రత్యేకమైన టెంపరేచర్ మీకు తెలిస్తే దాని ఆధారంగా మీరు వేపర్ ప్రెషర్ ఏమిటో లెక్కించగలిగే పరిమాణం మీకు తెలుసు దీని ఆధారంగా సర్టెన్ సబ్స్టెన్స్ యొక్క ఇతర టెంపరేచర్ మీకు క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వెషన్ తెలుసు ఇప్పుడు మేము రౌల్ట్ యొక్క లాస్ అని పిలువబడే మరొక చట్టాన్ని చర్చిస్తాము ఇది వాస్తవానికి మీకు ఆదర్శ పరిష్కారం యొక్క లక్షణాల ప్రవర్తనను ఇస్తుంది ఆదర్శ పరిష్కారం సాధారణంగా ఒక సొల్యూషన్ లో భాగాల మిశ్రమంగా పరిగణించబడుతుంది దీని లక్షణాలను స్వచ్ఛమైన భాగాల యొక్క సంబంధిత లక్షణాల జ్ఞానం మరియు పరిష్కారం యొక్క కంపొజిషన్ ఆధారంగా లెక్కించవచ్చు ఇప్పుడు ఈ సందర్భంలో ఐక్యతను ప్రాసెస్ చేసే లిక్విడ్ ఫేజ్ లో ఎక్కువ భాగం మరియు పోర్ నేచర్ కెమికల్ నేచర్ తో సమానమైనప్పుడు రౌల్ట్ యొక్క లాస్ వర్తించబడుతుంది ఇప్పుడు ఈ సందర్భంలో ఈ లాస్ లిక్విడ్ ఫేజ్ లో మోల్ భిన్నానికి పార్షియల్ ప్రెషర్ ని సూచిస్తుంది ఒక లిక్విడ్ ం వంటి పదార్థం దాని వేపర్ ద్వారా దాని ప్రత్యేక ఈక్వలెబ్రియంకండీషన్ లో మారుతోందని అనుకుందాం లేదా ఒక సర్టెన్ పరిష్కారంలో కొన్ని భాగాలు అక్కడ ఉన్నాయని మీరు చూస్తారు మేము వేపర్ ఫేజ్ కు వెళ్లే కొన్ని భాగాలను లేవేరేజింగ్ చేయాలి మరియు కొన్ని భాగాలు లిక్విడ్ ఫేజ్ లో మిగిలి ఉంటాయి ఇప్పుడు భాగం ఎలా ఉండాలి ఒక సర్టెన్ టెంపరేచర్ వద్ద లిక్విడ్ సొల్యూషన్ లో యూనిట్ కాన్సంట్రేషన్ లేదా మోల్ ఫ్రాక్షన్ లేదా లిక్విడ్ ఫ్రాక్షన్ గా ఉండాలి మరియు ప్రెషర్ కూడా ఉండాలి అక్కడ పార్షియల్ ప్రెషర్ మరియు దాని ఈక్వలెబ్రియంకండీషన్ లో వేపర్ ప్రెషర్ ఎలా ఉండాలి పార్షియల్ ప్రెషర్ కూడా దీనికి సంబంధించినది రౌల్ట్ యొక్క లాస్ సాధారణంగా లిక్విడ్ ఫేజ్ లో మోల్ ఫ్రాక్షన్ పార్షియల్ ప్రెషర్ తో సంబంధం కలిగి ఉంటుంది ఈ పార్షియల్ ప్రెషర్ సిస్టమ్ యొక్క మొత్తం ప్రెషర్ మోల్ ఫ్రాక్షన్ తో సమానంగా ఉంటుందని మరియు ఈ పార్షియల్ ప్రెషర్ మళ్ళీ ఆ భాగాల మోల్ ఫ్రాక్షన్ తో సంబంధం కలిగి ఉంటుందని మీరు చెప్పవచ్చు లిక్విడ్ ఫేజ్ లో ఇది xi చే సూచించబడుతుంది మరియు సర్టెన్ టెంపరేచర్ వద్ద ఆ భాగాల వేపర్ ప్రెషర్ ఎలా ఉండాలి లిక్విడ్ ఫేజ్ లో సర్టెన్ భాగం యొక్క మోల్ ఫ్రాక్షన్ మరియు పార్షియల్ ప్రెషర్ కంటే సర్టెన్ టెంపరేచర్ వద్ద ఆ భాగం యొక్క వేపర్ ప్రెషర్ ఆ లిక్విడ్ ఫేజ్ ఆ భాగం యొక్క అల్ పర్పస్ పర్టికులర్ ప్రెషర్ అది లిక్విడ్ ఫేజ్ లో ఆ భాగం యొక్క మోల్ ఫ్రాక్షన్ తో మరియు సర్టెన్ టెంపరేచర్ వద్ద భాగం యొక్క వేపర్ ప్రెషర్ తో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఈ స్లైడ్లలో ఇవ్వబడిన ఈ ఈక్వెషన్ ప్రాథమికంగా ఈ రౌల్ట్ లా యొక్క గణిత వ్యక్తీకరణ కాబట్టి ఇది ప్రాథమికంగా ఆ పార్షియల్ ప్రెషర్ మరియు లిక్విడ్ ఫేజ్ మరియు వేపర్ ప్రెషర్ యొక్క భాగం యొక్క మోల్ ఫ్రాక్షన్ మధ్య సంబంధం కాబట్టి ఇక్కడ P అనేది మొత్తం ప్రెషర్ మరియు PI ఈ స్పీసీస్ యొక్క పార్షియల్ ప్రెషర్ i మరియు PIV అనేది టెంపరేచర్ T వద్ద I స్పీసీస్ వేపర్ ప్రెషర్ మరియు ఈ భాగాలలోని మిశ్రమానికి మాత్రమే లాస్ వర్తిస్తుందని మేము చూస్తాము కెమికల్ ికంగా చాలా సారూప్యంగా ఉంటుంది మరియు ఏ విధంగానైనా ఇంటరాక్ట్ చెందని భాగాల మోల్ ఫ్రాక్షన్ ఈ ప్రమాణాల ఆధారంగా రౌల్ట్ లాస్ వర్తించబడుతుంది కాబట్టి ఈ రౌల్ట్ లాస్ ద్వారా ఒక సర్టెన్ టెంపరేచర్ వద్ద పార్షియల్ ప్రెషర్ నుండి ఏమిటో తెలుసుకోగలుగుతాము మోల్ ఫ్రాక్షన్ మీకు తెలిస్తే ఆ భాగాల ఈక్వలెబ్రియంకండీషన్ మరియు సిస్టమ్ ప్రెషర్ కూడా మీకు తెలుస్తుంది అప్పుడు మీరు చేయగలరు లెక్కించు పార్షియల్ ప్రెషర్ ఎలా ఉండాలి మరియు మీరు ఆ వేపర్ ప్రెషర్ కూడా లెక్కించవచ్చు మీకు పార్షియల్ ప్రెషర్ తెలిస్తే మరియు లిక్విడ్ ఫేజ్ లో ఉన్న భాగాల మోల్ ఫ్రాక్షన్ మీకు తెలిస్తే మీరు అక్కడ వేపర్ ప్రెషర్ కూడా లెక్కించవచ్చు మళ్ళీ మీరు పార్షియల్ ప్రెషర్ మరియు వేపర్ ప్రెషర్ తెలిస్తే లిక్విడ్ ఫేజ్ యొక్క మోల్ భిన్నాన్ని లెక్కించవచ్చు కాబట్టి రౌల్ట్ లాస్ ఆధారంగా మరియు ఈ ఈక్వెషన్ ఆధారంగా మీరు లిక్విడ్ ఫేజ్ యొక్క భాగం యొక్క పార్షియల్ ప్రెషర్ లేదా వేపర్ ప్రెషర్ లేదా మోల్ భిన్నాన్ని లెక్కించగలుగుతారు ఇప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం ఇప్పుడు 39 8 డిగ్రీల సెల్సియస్ వద్ద 338 మిల్లీలీటర్ నీటిలో 164 గ్రాముల గ్లిసరిన్ కలిపినప్పుడు వేపర్ ప్రెషర్ లో మార్పు ఏమిటి ఈ సందర్భంలో 39 8 డిగ్రీల సెల్సియస్ వద్ద స్వచ్ఛమైన వాటర్ వేపర్ ప్రెషర్ 54 74 టోర్ మరియు ఈ 39 8 డిగ్రీల సెల్సియస్ వద్ద డెన్సిటీ అఫ్ వాటర్ మిల్లీలీటర్కు 0 992 గ్రాములు కాబట్టి ఈ కండీషన్ లో ఈ 338 మిల్లీలీటర్ నీటిలో 39 8 డిగ్రీల సెల్సియస్ వద్ద జోడించినప్పుడు ఈ మొత్తంలో గ్లిజరిన్ యొక్క వేపర్ ప్రెషర్ యొక్క మార్పును మీరు లెక్కించాలి ఇప్పుడు ఈ సందర్భంలో మొదట మీరు ఇక్కడ గ్లిజరిన్ యొక్క మోల్ ఎలా ఉండాలో లెక్కించాలి గ్లిజరిన్ యొక్క ఈ మోల్ను మొలేక్యూలర్ వెయిట్ విభజించిన గ్లిజరిన్ మొత్తంతో లెక్కించవచ్చు కాబట్టి మీరు గ్లిజరిన్ వ్యక్తి యొక్క ఈ మోల్ను 1 78 మోల్కు పొందవచ్చు మరియు 338 మిల్లీలీటర్ నీరు మరియు ఈ 338 మిల్లీలీటర్ నీరు అంటే ఇవ్వబడిన నీటి సైజ్ ఏమిటి ఇక్కడ ఎన్ని మోల్స్ నీరు ఉంటుంది ఒక మోల్ భాగాలు కలిగి ఉండటం ద్వారా కేవలం 18 63 మోల్ ఉంటుంది సాధారణ టెంపరేచర్ మరియు ప్రెషర్ వద్ద ఉన్న సర్టెన్ టెంపరేచర్ మరియు ప్రెషర్ జోడిస్తుంది 22 2 రంధ్రాల హీటర్ మీకు ఇస్తుంది కాబట్టి దాని ప్రకారం ఎన్ని మోల్స్ నీరు ఉంటుందో మరియు ఆ తరువాత ఆ గ్లిసరిన్ యొక్క సొల్యూషన్ యొక్క మోల్ ఫ్రాక్షన్ తో మీరు ఎంత లెక్కించాలి కాబట్టి గ్లిజరిన్ యొక్క ఈ ఇండివిడ్యుల్ కంపోనెంట్ యొక్క మోల్ మరియు అప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఏమిటో మీకు తెలిస్తే నీటి మోల్ ఫ్రాక్షన్ మనం ఇక్కడ చూసిన దానికి సమానంగా ఉంటుంది గ్లిజరిన్ కాబట్టి ఈ లెక్కన ప్రకారం మీలోని మోల్ ఫ్రాక్షన్ 0 91 కు సమానంగా ఉంటుందని మీకు తెలుస్తుంది రౌల్ట్ లాస్ ప్రకారం భాగాల యొక్క పార్షియల్ ప్రెషర్ నీటిలోని మోల్ భిన్నాన్ని మోల్ లోకి తెలుసుకోగలదని మాకు తెలుసు వాస్తవానికి నీటి ఉపసంహరణ మోల్ ఫ్రాక్షన్ యొక్క నీటి పార్షియల్ ప్రెషర్ నీటి వేపర్ ప్రెషర్ కాబట్టి దాని ప్రకారం నీటి పార్షియల్ ప్రెషర్ మీకు సమానంగా ఉంటుందని మేము లెక్కించవచ్చు xwater 0 91 మరియు వేపర్ ప్రెషర్ 54 74 ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి చివరికి ఈ రాబోయే 49 8 టోర్ ఈ సందర్భంలో ప్రెషర్ యొక్క మార్పు ఫైనల్ ప్రెషర్ ఏమిటో మరియు ఆ వాటర్ వేపర్ యొక్క ఇనీషియల్ ప్రెషర్ ఏమిటో మీరు చూస్తారు కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో ఆ సర్టెన్ కండీషన్ లో నీటి పార్షియల్ ప్రెషర్ ఏమిటంటే ప్రెషర్ వస్తోంది అప్పుడు అది 49 8 వస్తోంది అయితే వేపర్ ప్రెషర్ సర్టెన్ టెంపరేచర్ వద్ద 54 74 టోర్ కాబట్టి మీరు దీనిని తీసివేస్తే మీరు వీటిని జతచేస్తుంటే ఈ మొత్తంలో కొంతవరకు మీరు మారుతున్న ప్రెషర్ ని పొందుతారు కాబట్టి ఇది ఇలా వస్తుంది 4 94 టోర్ ఆ రౌల్ట్ యొక్క లాస్ కోసం మేము ఇక్కడ ఒక బైనరీ మిశ్రమాన్ని పరిశీలిస్తే ఏమి జరుగుతుందో A మరియు B భాగాల మిశ్రమం ఉందని అనుకుందాం కాబట్టి భాగం A యొక్క పార్షియల్ ప్రెషర్ yAP ద్వారా సూచించవచ్చు yA అనేది A యొక్క మోల్ ఫ్రాక్షన్ మరియు అది సమానంగా ఉంటుంది xAPAv కు x అనేది లిక్విడ్ ంలో భాగం యొక్క మోల్ ఫ్రాక్షన్ మరియు PAv అనేది భాగం A యొక్క వేపర్ ప్రెషర్ అదేవిధంగా భాగం B కోసం భాగం B యొక్క పార్షియల్ ప్రెషర్ yBP కి సమానంగా ఉంటుంది మరియు ఇది xBPBV కి సమానంగా ఉంటుంది అంటే ఇక్కడ భాగం B యొక్క మోల్ ఫ్రాక్షన్ భాగం B యొక్క పార్షియల్ ప్రెషర్ గా ఉంటుంది XA XB అని బైనరీ మిశ్రమం మనకు తెలుసు కాబట్టి అది 1 కి సమానంగా ఉంటుంది అంటే భాగాల మోల్ ఫ్రాక్షన్ యొక్క సమ్మషన్ లేదా 1 కి సమానం అవుతుంది కాబట్టి ఇక్కడ XA XB 1 కి దగ్గరగా ఉంటుంది అంటే XB 1 XA కి సమానంగా ఉంటుందని సూచిస్తుంది కాబట్టి మీరు ఇక్కడ XB కి బదులుగా 1 XA ను ప్రత్యామ్నాయం చేస్తే మీరు ఇక్కడే PBv చేయవచ్చు అందువల్ల ఈ PB అంటే భాగం B యొక్క పార్షియల్ ప్రెషర్ ఇప్పుడు PBv కి సమానంగా ఉంటుంది డాల్టన్ లాస్ నుండి మన మునుపటి ఉపన్యాసంలో చర్చించాము డాల్టన్ యొక్క లాస్ ప్రాథమికంగా పార్షియల్ ప్రెషర్ సమ్మషన్ అని చెబుతుంది మీకు మొత్తం సిస్టమ్ ప్రెషర్ ని ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో మా మొత్తం ప్రెషర్ A మరియు B భాగాల యొక్క ఈ పార్షియల్ ప్రెషర్ యొక్క సమ్మషన్కు స్థానికంగా ఉంటుంది అప్పుడు మేము PA మరియు PB యొక్క విలువను ఇక్కడ ప్రత్యామ్నాయం చేయవచ్చు అప్పుడు మనం ఈ XAPAv PAv కాబట్టి వీటి నుండి ఇక్కడ వ్యక్తీకరించవచ్చు A యొక్క చిన్న ఫ్రాక్షన్ యొక్క మోల్ ఫ్రాక్షన్ PA P గా లెక్కించబడుతుంది కాబట్టి ఇది XAPAv p గా ఉంటుంది కాబట్టి ఈ ఈక్వెషన్ నుండి P ను లెక్కించవచ్చు ఈ భాగం యొక్క మోల్ భిన్నాన్ని ఈ ఈక్వెషన్ ద్వారా లెక్కించవచ్చు ఈ భాగం యొక్క వేపర్ ప్రెషర్ మరియు లిక్విడ్ ంలో భాగం A యొక్క మోల్ ఫ్రాక్షన్ మరియు మొత్తం ప్రెషర్ మీకు తెలిస్తే మీరు సులభంగా మోల్ ఫ్రాక్షన్ యొక్క B యొక్క వేపర్ ఫేజ్ లేదా వేపర్ లోని ఈక్వలెబ్రియంకండీషన్ యొక్క మోల్ ఫ్రాక్షన్ కోసం లెక్కించవచ్చు ఫేజ్ 1 YA కి సమానంగా ఉండే YB కాబట్టి ఈ విధంగా మీరు అక్కడ B యొక్క మోల్ ఫ్రాక్షన్ ఏమిటో లెక్కించవచ్చు ఈ సూత్రాల ఆధారంగా ఒక ఉదాహరణ చేద్దాం ఇప్పుడు సమతుల్యతలో 0 డిగ్రీల సెల్సియస్ వద్ద వేపర్ ఫేజ్ కంపొజిషన్ ను 40 మోల్ శాతం బెంజీన్ మరియు 60 మోల్ శాతం టోలుయెన్ కలిగి ఉన్న లిక్విడ్ మిశ్రమంతో కూడా అంచనా వేయమని మీకు చెప్పబడింది 90 డిగ్రీల సెల్సియస్ మరియు 762 టోర్ మరియు వేపర్ పీడన డేటా మీకు 60 డిగ్రీల సెల్సియస్ వద్ద ఇవ్వబడుతుంది బెంజీన్ యొక్క ఈ వేపర్ ప్రెషర్ 385 ఇవ్వబడింది అయితే టోలున్ యొక్క వేపర్ ప్రెషర్ 140 ఇవ్వబడుతుంది అవి 60 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్నాయి మరియు 90 డిగ్రీల సెల్సియస్ బెంజీన్ 1013 యొక్క ఈ వేపర్ ప్రెషర్ మరియు టోలున్ 408 టోర్ యొక్క వేపర్ ప్రెషర్ ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లం ను పరిష్కరించడానికి రౌల్ట్ యొక్క చట్టాన్ని వర్తింపజేస్తే మేము ఇక్కడ వ్రాయవచ్చు రౌల్ట్ లాస్ ఆధారంగా ఉన్న బెంజీన్ యొక్క పార్షియల్ ప్రెషర్ ని చూస్తూ బెంజీన్ యొక్క బెంజీన్ వేపర్ ప్రెషర్ యొక్క పార్షియల్ ప్రెషర్ గా x బెంజీన్ను వ్రాయవచ్చు కాబట్టి బెంజీన్ యొక్క పార్షియల్ ప్రెషర్ బెంజీన్ యొక్క వేపర్ ప్రెషర్ బెంజీన్ యొక్క మోల్ ఫ్రాక్షన్ తో సమానంగా ఉంటుంది ఇది 384 లోకి 0 4 కి సమానంగా ఉంటుంది అంటే 0 4 అంటే 40 బెంజీన్ మిశ్రమం మరియు వేపర్ ప్రెషర్ బెంజీన్ 385 గా ఇవ్వబడింది కాబట్టి మీరు ఈ విలువను ప్రత్యామ్నాయం చేసి గుణిస్తే మీరు ఆ బెంజీన్ పైన 154 పొందుతారు కాబట్టి అదేవిధంగా పార్షియల్ ప్రెషర్ టోలున్ యొక్క మోల్ ఫ్రాక్షన్ తో సమానంగా ఉంటుంది కాబట్టి మీరు టోలున్ అనే మోల్ భిన్నాన్ని ప్రత్యామ్నాయం చేస్తే 0 6 మరియు వేపర్ ప్రెషర్ టోలున్ 140 గా ఉంటుంది ఆ తర్వాత మీరు గుణించినట్లయితే మీకు ఆ 84 లభిస్తుంది ఇప్పుడు దీని నుండి మీరు మొత్తం ప్రెషర్ ఏమిటో లెక్కించవచ్చు ఆ మొత్తం ప్రెషర్ ఇక్కడ ఆ భాగాల పార్షియల్ ప్రెషర్ యొక్క సమ్మషన్కు సమానం కాబట్టి ఇది 154 84 గా వస్తోంది అది ఇప్పుడు మీకు 238 టోర్ ఇస్తుంది మీరు 60 డిగ్రీల సెల్సియస్ వద్ద వేపర్ ఫేజ్ కంపొజిషన్ ఏమిటో లెక్కించాలి కాబట్టి మీ వేపర్ ఫేజ్ కంపొజిషన్ ఆ 60 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటుంది ఇది బెంజీన్ యొక్క YB గా రెప్రెసెంటేషన్ వహిస్తుంది ఇది బెంజీన్ యొక్క PB కి సమానంగా ఉంటుంది పార్షియల్ ప్రెషర్ మొత్తం మీద ప్రెషర్ అప్పుడు బెంజీన్ యొక్క ఈ పార్షియల్ ప్రెషర్ సమానంగా ఉంటుంది 154 కు మరియు ఈ మొత్తం ప్రెషర్ 238 కాబట్టి ఇది 2 648 గా వస్తోంది అదే విధంగా మనం ఆ టోలున్ మోల్ ఫ్రాక్షన్ లెక్కించవచ్చు మరియు అది సిస్టమ్ యొక్క మొత్తం ప్రెషర్ టోలున్ వరకు పార్షియల్ ప్రెషర్ యొక్క రేషియో గా వ్యక్తీకరించబడుతుంది కాబట్టి ఇది 84 గా 238 తో విభజించబడింది అది మీకు 0 352 ఇస్తుంది కాబట్టి ఇవి మోల్ ఫ్రాక్షన్ వేపర్ ఫేజ్ లో బెంజీన్ మరియు టోలున్ ఇప్పుడు తదుపరి ప్రాబ్లం ఏమిటంటే మీ వద్ద ఉన్న లిక్విడ్ ఫేజ్ కంపొజిషన్ ను 90 డిగ్రీల సెల్సియస్ అని తెలుసుకోవాలి ఇప్పుడు ఈ సందర్భంలో ఆ 90 డిగ్రీల సెల్సియస్ వద్ద మొత్తం ప్రెషర్ ఏమిటో మీరు మళ్ళీ లెక్కించాలి ఇప్పుడు మళ్ళీ ఆ ప్రెషర్ ఉంటుంది బెంజీన్ యొక్క పార్షియల్ ప్రెషర్ మరియు టోలున్ వరకు పార్షియల్ ప్రెషర్ ఇప్పుడు రౌల్ట్ లాస్ ప్రకారం బెంజీన్ యొక్క పార్షియల్ ప్రెషర్ x బెంజీన్ వలె వేపర్ ప్రెషర్ గా వ్యక్తీకరించబడుతుంది టోలున్ కోసం 1 మైనస్ బెంజీన్ టోలున్ యొక్క వేపర్ ప్రెషర్ కాబట్టి ఆ కంపొజిషన్ బెంజీన్ మరియు టోలుయెన్ యొక్క ప్రత్యామ్నాయం తరువాత మేము అక్కడ మొత్తం ప్రెషర్ ని పొందవచ్చు కాని ఇక్కడ ఆ మొత్తం ప్రెషర్ మారడం లేదు కాబట్టి ఇక్కడ ఇచ్చిన విధంగా ఈ 760 ను ఇక్కడ వ్రాయవచ్చు కాబట్టి ఈ 760 మరియు పార్షియల్ ప్రెషర్ స్పాట్ అంటే వేపర్ ప్రెషర్ ఎలా ఉండాలో అది కూడా ఇవ్వబడుతుంది కాబట్టి మీరు ఇక్కడ ప్రత్యామ్నాయం చేస్తే ఆ వేపర్ ప్రెషర్ మరియు ఆ బెంజీన్ యొక్క కంపొజిషన్ ఇది మీకు తెలియదు కాబట్టి చివరకు ఈ ఈక్వెషన్ నుండి బెంజీన్ యొక్క మోల్ ప్రెజర్ ఏమిటో ఇక్కడ టెంపరేచర్ వద్ద 90 డిగ్రీల సెల్సియస్ గా లెక్కించవచ్చు కాబట్టి అదేవిధంగా టోలున్ యొక్క x అంటే టోలున్ యొక్క మోల్ ఫ్రాక్షన్ కూడా మీరు ఈ ఈక్వెషన్ నుండి లెక్కించవచ్చు కాబట్టి చివరకు వస్తోంది బెంజీన్ యొక్క మోల్ ఫ్రాక్షన్ 58 2 అయితే టోలున్ యొక్క మోల్ ఫ్రాక్షన్ ఇక్కడ 41 ఇప్పుడు మేము ఆ ఆదర్శ పరిష్కారాన్ని చర్చించాము ఇక్కడ మీరు ఆ రౌల్ట్ చట్టాన్ని వర్తింపజేయవచ్చు మరియు ఏదైనా పరిష్కారం ప్రతి రేంజ్ అఫ్ కాన్సంట్రేషన్ వద్ద మరియు అన్ని టెంపరేచర్ లలో రౌల్ట్ చట్టాన్ని పాటించవద్దు అని అనుకుంటే ఆదర్శేతర పరిష్కారాలు అని పిలుస్తారు ఇప్పుడు ఆదర్శేతర పరిష్కారాలు వాస్తవానికి ఆదర్శవంతమైన పరిష్కారం నుండి 2 విధంగా తప్పుకుంటాయి అంటే రౌల్ట్ లాస్ నుండి పాజిటివ్ డీవియేషన్ చూపించే నాన్ ఐడీఎల్ పరిష్కారాలు ఆ పాజిటివ్ డీవియేషన్ వలె పరిగణించబడతాయి ఆదర్శేతర పరిష్కారం మీకు తెలుసు వేపర్ ప్రెషర్ రౌల్ట్ లాస్ కంటే ఎక్కువగా ఉంటుంది అయితే కొన్ని పరిష్కారాలు ఆ మార్గాల లాస్ నుండి నెగటివ్ డీవియేషన్ మీకు ఇస్తాయి మరియు ఆ సందర్భంలో వేపర్ ప్రెషర్ అయిన ప్రెషర్ రౌల్ట్ లాస్ ప్రకారం ఆ సిస్టమ్ కు వాస్తవంగా ఉండవలసిన దానికంటే తక్కువగా ఉంటుంది ఇప్పుడు రౌల్ట్ లాస్ అసిటోన్ మరియు కార్బన్ డైసల్ఫైడ్ మిశ్రమం అసిటోన్ మరియు బెంజీన్ మిశ్రమం కార్బన్ టెట్రాక్లోరైడ్ మరియు టోలున్ లేదా క్లోరోఫామ్ మిశ్రమం మిథైల్ ఆల్కహాల్ మరియు వాటర్ అసిటోన్ మరియు ఇథనాల్ మిశ్రమం నుండి పాజిటివ్ డీవియేషన్ చూపించే కొన్ని పరిష్కారాలు పాజిటివ్ డీవియేషన్ కలిగి ఉండటానికి అనువైన పరిష్కారం కాదని పరిగణించబడే ఇథనాల్ మరియు నీటి మిశ్రమం రౌల్ట్ యొక్క లాస్ నుండి కొన్ని పరిష్కారాలు రౌల్ట్ యొక్క లాస్ నుండి నెగటివ్ డీవియేషన్ కూడా చూపుతాయి ఇక్కడ కొన్ని ఉదాహరణల వలె క్లోరోఫామ్ మరియు బెంజీన్ మిశ్రమం క్లోరోఫామ్ మరియు అసిటోన్ అనిలిన్ యొక్క డైథర్ మిశ్రమం నైట్రిక్ యాసిడ్ మరియు నీరు మరియు యాసిడ్ ఆమ్లం మరియు పిరిడిన్ మిశ్రమం మరియు హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు నీటి మిశ్రమం కాబట్టి ఈ పరిష్కారం యొక్క ఈ కలయిక మీకు తెలిసిన ఆదర్శేతర పరిష్కారం అని పిలుస్తారు ఇది రౌల్ట్ లాస్ నుండి నెగటివ్ డీవియేషన్ మీకు చూపుతుంది మరియు పరిష్కారం యొక్క మరొక ముఖ్యమైన రెలెటివ్ వొలటిలిటీ అంటారు ఈ రెలెటివ్ వొలటిలిటీ 2 భాగాల మధ్య వొలటిలిటీ యొక్క వ్యత్యాసాన్ని కొలుస్తుందని మీరు చూస్తారు మరియు అందువల్ల వాటి బొయిలింగ్ పాయింట్ లు ఈ సందర్భంలో స్వచ్ఛమైన భాగం వేపర్ ప్రెషర్ యొక్క రేషియో మీకు రెలెటివ్ వొలటిలిటీ ను ఇస్తుంది మరియు అది ఆ ఆల్ఫా AB చేత రెప్రెసెంటేషన్ వహిస్తుంది ఈ ఆల్ఫా AB అప్పుడు ఆ స్వచ్ఛమైన భాగం మరియు A యొక్క వేపర్ ప్రెషర్ గా నిర్వచించబడుతుంది మరియు ఇది భాగం యొక్క వేపర్ ప్రెషర్ బి దీనిని వేపర్ ప్రెషర్ అని పిలుస్తారు ఎందుకంటే రౌల్ట్ లాస్ నుండి ఆ భాగం యొక్క వేపర్ ప్రెషర్ పై xi లోకి పార్షియల్ ప్రెషర్ ఉంటుందని మాకు తెలుసు కాబట్టి ఈ సందర్భంలో ఆ భాగం యొక్క వేపర్ ప్రెషర్ మోల్ ఫ్రాక్షన్ ద్వారా పార్షియల్ ప్రెషర్ కి సమానంగా ఉంటుంది కాబట్టి దీని నుండి మీరు పార్ట్ A కోసం మీరు వేపర్ ప్రెషర్ వ్రాయగలరని PA xA అని చెప్పగలను అదేవిధంగా పార్ట్ B PB XB చేయగలదు కాబట్టి ఈ రెలెటివ్ వొలటిలిటీ భాగం B యొక్క వేపర్ ప్రెషర్ భాగం A యొక్క ఈ వేపర్ ప్రెషర్ యొక్క రేషియో గా నిర్వచించబడుతుంది మరియు ఇది ఆల్ఫా AB చే సూచించబడుతుంది మరియు ఈ ఆల్ఫా AB ను కూడా వేపర్ ఫేజ్ లో భాగం యొక్క మోల్ ఫ్రాక్షన్ అని నిర్వచించవచ్చు భాగం A కోసం లిక్విడ్ ఫేజ్ అదేవిధంగా వేపర్ ఫేజ్ లో ఆ భాగం B యొక్క మోల్ ఫ్రాక్షన్ యొక్క లిక్విడ్ ఫేజ్ కు మోల్ రేషియో ఎలా ఉండాలి కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆ రెలెటివ్ వొలటిలిటీ ను లెక్కించవచ్చు మరియు దీని యొక్క ప్రత్యామ్నాయం మీకు తెలిస్తే XA పరంగా ఎందుకు మీరు చివరకు ఆ భాగాన్ని వేపర్ ఫేజ్ లో ఆ మోల్ ఫ్రాక్షన్ యొక్క మోల్ ఈక్వెషన్ అని లెక్కించవచ్చు లిక్విడ్ ఫేజ్ మరియు మోల్ ఫ్రాక్షన్ కాబట్టి ఈ ఈక్వెషన్ ప్రతి రెలెటివ్ వొలటిలిటీ ఆధారంగా మీకు కొంత ఈక్వలెబ్రియం సమీకరణాన్ని ఇస్తుంది ఇప్పుడు సాధారణ మరిగే పాయింట్ డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న మోల్ వోలటైల్ కంపోనెంట్స్ మరియు కొన్ని లొ బొయిలింగ్ పాయింట్ గా ఉంటాయి మరియు వాటి రెలెటివ్ వొలటిలిటీ ఇక్కడ ఇంకా ఇవ్వబడింది ఈ సందర్భంలో ఇక్కడ బెంజీన్ మరియు టోలున్ మిశ్రమం ఉందని అనుకుందాం మరింత వోలటైల్ కంపోనెంట్స్ బెంజీన్ అయితే తక్కువ నార్మల్ బొయిలింగ్ పాయింట్ టోలున్ అలాంటప్పుడు ఈ రెలెటివ్ వొలటిలిటీ 2 34 కు సమానంగా ఉంటుంది అదేవిధంగా m Xylene మిశ్రమాన్ని అనుసరించడానికి ఈ లేటెస్ట్ వొలటిలిటీ 2 31 బెంజీన్ మరియు m జిలీన్ మిశ్రమం ఇది మీకు m Xylene మరియు p Xylene కు 4 8 ఇస్తుంది ఇది రెలెటివ్ వొలటిలిటీ రెట్టింపు అవుతుందని మీకు ఇస్తుంది 1 02 పెంటనే మరియు హెక్సేన్ రెలెటివ్ వొలటిలిటీ ను మీకు 2 59 గా ఇస్తుంది అయితే హెక్సేన్ మరియు హెప్టాన్ మిశ్రమం మీకు రెలెటివ్ వొలటిలిటీ ను మీకు తెలిసిన 2 2 గా ఇస్తుంది 45 కాబట్టి ఇది మీరు లెక్కించవచ్చు భాగాలు వొలటిలిటీ ఎలా ఉంటాయో మరియు ఎలా అంచనా వేయాలి అక్కడ ఉన్న ఇతర భాగాల కంటే చాలా అస్థిరంగా ఉంటుంది ఇప్పుడు వేపర్ లిక్విడ్ ఈక్విలిబ్రియం కూడా దాని ఆధారంగా చేయవచ్చు మీకు తెలుసా రెలెటివ్ వొలటిలిటీ మరియు మిశ్రమం యొక్క కంపొజిషన్ మీకు కూడా తెలుసు ఇప్పుడు ఇది మేము చెప్పినట్లుగా ఇక్కడ ఈ రెలెటివ్ వొలటిలిటీ నుండి మనం ఈ ఇక్వెషన్ న్ని ఏర్పరుస్తాము αAB అంటే సగటు మీరు టెంపరేచర్ పరిధిలో వొలటిలిటీ ను తెలుసు మరియు మీకు కూడా తెలుసు ఈ x లిక్విడ్ ఫేజ్ లో మోల్ ఫ్రాక్షన్ మరియు వేపర్ ఫేజ్ లో మోల్ ఫ్రాక్షన్ ఇప్పుడు మేము ఏదైనా భాగాలను పరిగణనలోకి తీసుకుంటే A అని అనుకుందాం మీరు ఎందుకు αAB కి పిలుస్తారు అని మీకు తెలుసు కాబట్టి అదేవిధంగా ఒక భాగం కోసం మేము బెంజీన్ యొక్క బెంజీన్ మోల్ ఫ్రాక్షన్ పరిగణనలోకి తీసుకుంటే గ్రాఫికల్ రూపంలో y మరియు x మా సంబంధాన్ని రెప్రెసెంటేషన్ వహిస్తాము లిక్విడ్ ాన్ని x గా మరియు బెంజీన్ యొక్క మోల్ భిన్నాన్ని y గా సూచిస్తారు కాబట్టి ఆ ఈక్వెషన్ ప్రకారం ఆ మోల్ ఫ్రాక్షన్ 0 నుండి 1 వరకు ఉంటుందని మీరు భావిస్తే మరియు లిక్విడ్ ఫేజ్ లో x యొక్క మోల్ భిన్నాన్ని మీరు తదనుగుణంగా మార్చినట్లయితే y విలువ ఉందని మీకు తెలిసినట్లుగా వస్తుంది ఈ సందర్భంలో αav విలువ ఇక్కడ సాధ్యమైనంత ఇవ్వబడింది ఒక బైనరీ మిశ్రమం ఉంటే రెలెటివ్ వొలటిలిటీ 2 34 కు సమానంగా ఉంటుందని మీరు భావించాలి కాబట్టి మీరు ఇక్కడ 2 పాయింట్లు 3 4 గా వ్రాస్తే మరియు మీరు x విలువను మార్చినట్లయితే మీరు ఆ y విలువను పొందుతారు కాబట్టి మీరు దీన్ని ప్లాట్ చేస్తే x యొక్క ఈ విభిన్న విలువల ఆధారంగా ఆ y విలువ యొక్క 2 వేర్వేరు విలువలను మీరు పొందుతారు కాబట్టి ఈ పంక్తి ఈక్వలెబ్రియంలైన్ గా సూచించబడుతుంది కాబట్టి అది జరిగినప్పుడు ఈ ఈక్వలెబ్రియంలైన్ వాస్తవానికి లెక్కించబడుతుంది బెంజీన్ ఇతర భాగాలతో పోలిస్తే ఎక్కువ వొలటిలిటీ లేదా తక్కువ వొలటిలిటీ ను కలిగి ఉంటుంది మరియు కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లో డిస్టిల్లేషన్ ఆపరేషన్ కోసం ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఆ సందర్భంలో వేపర్ లిక్విడ్ ఈక్వలెబ్రియంటోపీ ఉత్పత్తి చేయబడాలి మరియు ఈ వేపర్ లిక్విడ్ ఈక్వలెబ్రియంక్యాప్ ఆధారంగా కూడా మీరు వేర్వేరు టెంపరేచర్ లలో మరియు వేర్వేరు ఫేజ్ లలో భాగాల యొక్క వేర్వేరు మోల్ ఫ్రాక్షన్ ఏమిటో అంచనా వేయగలుగుతారు వేర్వేరు టెంపరేచర్ వద్ద మరియు డిస్టిల్లేషన్ ప్రాసెస్ ల యొక్క వివిధ ఫేజ్ లలో ఆ భాగం యొక్క లిక్విడ్ ఫేజ్ లో మోల్ ఫ్రాక్షన్ ఎలా ఉండాలి ఇప్పుడు మరొక ముఖ్యమైన ఈక్వలెబ్రియం లా హెన్రీ లాస్ అంటారు ఇక్కడ ఈ సందర్భంలో ఈ లాస్ xA వంటి ఏ కాంపౌండ్ యొక్క డైల్యూట్ సొల్యూషన్స్ కోసం వర్తిస్తుంది ఇది దాదాపు 0 కి దగ్గరగా ఉంటుంది ఎందుకంటే ఇది పలుచబడి ఉంటుంది ఎందుకంటే ఎయిర్ ఫేజ్ లో ఆ పార్షియల్ ప్రెషర్ మోల్ ఫ్రాక్షన్ తో విడుదల చేస్తుంది ఈ విధంగా నీటిలో కరిగే లిక్విడ్ ఫేజ్ ఆ సందర్భంలో ఆ భాగం యొక్క ఈ పార్షియల్ ప్రెషర్ లిక్విడ్ ఫేజ్ లో ఫీజికల్ ప్రొఫెషనల్ మోల్ ఫ్రాక్షన్ అవుతుంది ఆపై వృత్తిపరంగా సర్టెన్ ప్రీసెట్లలో ఈ లా కాన్స్టాంట్ వలె పరిగణించబడుతుంది మరియు ఇది సాధారణంగా పెరుగుతున్న టెంపరేచర్ తో పెరుగుతుంది మరియు మీకు కాన్స్టాంట్ వాల్యూస్ తెలిస్తే మీరు హైయర్ ప్రెషర్ లలో సోల్యూబిలిటీ ఎక్కువగా ఉంటుందని ఆశించవచ్చు అధిక సోల్యూబుల్ గ్యాస్స్ లాస్ వాస్తవానికి చెల్లుబాటు కాదు కాబట్టి ఆ సందర్భంలో ఈ లాస్ చెల్లుబాటు అవుతుందని మరియు 20 డిగ్రీల సెల్సియస్ వద్ద నీటిలో అమ్మోనియా కోసం కోల్పోతుంది ఆ సందర్భంలో హెన్రీ యొక్క లాస్ కాన్స్టాంట్ అక్కడ మోల్ ఫ్రాక్షన్స్ 2 7 వాతావరణాలకు సమానంగా ఉంటుంది కాబట్టి పార్షియల్ ప్రెషర్ ఉన్న ఏదైనా కాంపౌండ్ యొక్క డైల్యూట్ సొల్యూషన్స్ కోసం ఇవి లిక్విడ్ ఫేజ్ లో ఉన్న భాగాల మోల్ ఫ్రాక్షన్ తో మళ్లీ సంబంధం కలిగి ఉంటాయని మనం చూడవచ్చు ఈ ఎయిర్ ప్రోపోషనల్ కాన్స్టాంట్ హెన్రీ యొక్క చట్ట కాన్స్టాంట్ అవుతుంది మరియు ఈ హెన్రీ యొక్క చట్ట కాన్స్టాంట్ భాగాలు కరిగేదా కాదా అని మాకు తెలియజేస్తుంది హైడ్రోజన్ నైట్రోజన్ కార్బన్ మోనాక్సైడ్ మీకు తెలిసిన ఆక్సిజన్ మీథేన్ యూనిట్ ఈథేన్ కార్బన్ డయాక్సైడ్ క్లోరిన్ హైడ్రోజన్ సల్ఫైడ్ మరియు వంటి స్లైడ్లలో ఇక్కడ చూపిన కొన్ని భాగాలు నీటిలో కొన్ని గ్యాసెస్ సోల్యూబల్ ఎబిలిటీ కోసం ఇప్పుడు కొన్ని సూచన కాన్స్టాంట్ ఉంది హెన్రీ యొక్క స్థిరాంకాలు వేరే టెంపరేచర్ వద్ద 0 డిగ్రీల సెల్సియస్ మరియు కాన్స్టాంట్ ప్రెషర్ వద్ద 25 డిగ్రీల సెల్సియస్ ఇవ్వబడతాయి కాబట్టి ఆ సందర్భంలో ఈ హెన్రీ యొక్క లా కాన్స్టాంట్ త్వరలో టెంపరేచర్ కు ఎలా వెళుతుంది అయితే ఆ వేడి వాయువుల నత్రజని మరియు హైడ్రోజన్పై మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి టెంపరేచర్ మైనస్ 25 డిగ్రీల సెల్సియస్ నుండి 25 డిగ్రీల సెల్సియస్కు పెరిగినందున హెన్రీ యొక్క లాస్ సుమారు 3 కారకాలతో కాన్స్టాంట్గా తగ్గుతుంది అమ్మోనియాలో ఈ గ్యాసెస్ సోల్యూబల్ ఎబిలిటీ అధిక టెంపరేచర్ ల వద్ద ఎక్కువగా ఉంటుందని తెలియని ఫలితం ఉండవచ్చు హైడ్రోజన్ మరియు నత్రజని వాయువుల వద్ద హెన్రీ యొక్క లా కాన్స్టాంట్ యొక్క ఈ చేంజెస్ ఇప్పుడు హెన్రీ లాస్ ఆధారంగా ఒక ఉదాహరణ చేద్దాం ఇక్కడ 1 లీటర్ కార్బోనేటేడ్ నీటిలో ఎన్ని గ్రాముల కార్బన్ డయాక్సైడ్ వాయువు కరిగిపోతుంది తయారీదారు 25 డిగ్రీల సెల్సియస్ వద్ద బాట్లింగ్ ప్రాసెస్ లో 2 4 అట్మాస్ఫెర్ ప్రెషర్ ని ఉపయోగిస్తే ఈ సందర్భంలో హెన్రీ నీటిలో కార్బన్ డయాక్సైడ్ యొక్క కాన్స్టాంట్ ఇవ్వబడుతుంది 25 డిగ్రీల సెల్సియస్ వద్ద మోల్ ఫ్రాక్షన్ ద్వారా 1 65 నుండి 10 నుండి 2 లేదా 3 వాతావరణంలో ఇప్పుడు నీటిలో కరిగిన కార్బన్ డయాక్సైడ్ యొక్క మోల్ ఫ్రాక్షన్ ఆ హెన్రీ లాస్ ఆధారంగా మనం లెక్కించగల Xco2 అని తెలుసుకోవటానికి ఇది కేవలం వస్తోంది ఇక్కడ ఈ p x ఏస్లోకి ఏ లాస్ అంటే x సమానంగా ఉంటుంది pi pi అంటే p అనేది ఆ కార్బన్ డయాక్సైడ్ యొక్క పార్షియల్ ప్రెషర్ మరియు ఇక్కడ ఇది హెన్రీ యొక్క చట్ట స్థిరాంకం కాబట్టి ఇక్కడ మీకు పార్షియల్ ప్రెషర్ 2 4 వాతావరణం మరియు లా కాన్స్టాంట్ కి ఆటంకం 1 65 నుండి 10 వరకు పవర్ 3 కి ఇవ్వబడుతుంది మరియు చివరికి 0 001452 వస్తుంది ఇది కార్బన్ డయాక్సైడ్ యొక్క మోల్ ఫ్రాక్షన్ అదేవిధంగా నీటి మోల్స్ కోసం కార్బన్ డయాక్సైడ్ చాలా వరకు ఎలా లెక్కించాలి కాబట్టి ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ యొక్క మోల్స్ నీటి మోల్స్ ద్వారా విభజించబడ్డాయి కాబట్టి మన నీటి మోల్స్ కార్బన్ డయాక్సైడ్ యొక్క మోల్స్ అయిన ఒక మైనస్గా వస్తాయి అప్పుడు లెక్కించిన తరువాత అది 0 00145 వద్ద వస్తోంది ఇప్పుడు 1 లీటరు నీరు మనం చూడగలం ఇది 55 55 మోల్స్ నీరు ఇది లీటరు నీటిలో ఉంది అప్పుడు మీరు మీ పరంగా లెక్కించాలని తెలుసుకోవాలి ఎందుకంటే నీటి పుట్టుమచ్చలు మీకు తెలుసు ఎందుకంటే 1 గిన్నె నీరు మీకు 22 4 లీటర్లకు సమానం నీటి కాబట్టి దాని ఆధారంగా మీరు ఈ 1 లీటర్ నీటిలో ఎక్కువ నీరు ఏమిటో లెక్కించవచ్చు అందువల్ల కార్బన్ డయాక్సైడ్ యొక్క మోల్స్ కరిగిపోతాయి ఎందుకంటే ఒక మోల్ నీరు 0 00145 మోల్స్ కార్బన్ డయాక్సైడ్ యొక్క ఈ లిక్విడ్ ్యరాశిని కరిగించుకుంటుంది కాబట్టి ఈ 55 55 మైళ్ల నీరు అప్పుడు కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉండాల్సిన వాటిని నీటిలో కరిగించవచ్చని మీరు సులభంగా లెక్కించవచ్చు అప్పుడు అది 0 00145 కు 55 55 లోకి సమానంగా ఉంటుంది కాబట్టి ఇది మేము 0 081 మోల్ కార్బన్ డయాక్సైడ్ అని మీకు ఇస్తుంది అది 1 లీటర్ నీటిలో కరిగిపోతుందని మీకు తెలుసు కాబట్టి కార్బన్ డయాక్సైడ్ యొక్క ఈ మోల్స్ మీరు దాని మొలేక్యూలర్ వేజెస్ క్యాలికులెట్ చేస్తే 3 553 గ్రాముల కార్బన్ డయాక్సైడ్ ఇస్తుంది ఇప్పుడు అప్పుడు వేపర్ లిక్విడ్ ఈక్వలెబ్రియంరేషియో మరియు ఇతర ముఖ్యమైన లక్షణాలు లిక్విడ్ మిశ్రమాన్ని దాని ఈక్వలెబ్రియంకండీషన్ లో చర్చించాయి ఆ సందర్భంలో వేపర్ లోని భాగం యొక్క మోల్ రేషియో ని ఈక్వలెబ్రియం వద్ద లిక్విడ్ ానికి వేపర్ లిక్విడ్ ఈక్వలెబ్రియంరేషియో అంటారు మరియు దీనిని డిస్ట్రిబ్యూషన్ కో ఎఫిసియెంట్ అని కూడా పిలుస్తారు దాని లిక్విడ్ ఫేజ్ నుండి వేపర్ లో డిస్ట్రిబ్యూషన్ చేయబడిందని మీకు ఎలా తెలుస్తుంది మరియు ఇది గణితశాస్త్రపరంగా వ్యక్తీకరించబడుతుంది ఈ ki ను ఈక్వలెబ్రియంస్థిరాంకం అని పిలుస్తారు లేదా కొన్నిసార్లు దీనిని డిస్ట్రిబ్యూషన్ కో ఎఫిసియెంట్ అంటారు మరియు మీలో చాలా మందికి వేపర్ ఫేజ్ లో మరియు లిక్విడ్ ఫేజ్ లో చాలా పార్ట్ ఏమిటో తెలుసు మరియు ఈ 2 యొక్క రేషియో ఏమిటి మరియు మీరు దానిని ప్రత్యామ్నాయం చేస్తే మీకు తెలుసా మేము దానిని వర్తింపజేస్తే మీరు రౌల్ట్ యొక్క లాస్ తెలుసు అప్పుడు ఇది ప్రాథమికంగా మీకు తెలుస్తుంది ఎందుకంటే వేపర్ ప్రెషర్ యొక్క రేషియో మీకు తెలుసు సిస్టమ్ యొక్క పార్షియల్ ప్రెషర్ కి ఇప్పుడు డాల్టన్ లాస్ ప్రకారం పార్షియల్ ప్రెషర్ y i కు p లోకి ప్రేరేపించబడుతుంది రౌల్ట్ యొక్క లాస్ ప్రకారం ఇది p i x లోకి p iv లోకి సమానంగా ఉంటుంది అంటే ఇక్కడ ఆ భాగం యొక్క మోల్ ఫ్రాక్షన్ ఆ భాగం యొక్క వేపర్ ప్రెషర్ కాబట్టి దాని ప్రకారం మేము ఇక్కడ ప్రత్యామ్నాయం చేస్తే మీరు ఈ k i కి ఇక్కడ కష్టమవుతారని మీరు చెప్పవచ్చు p Av అది ఆ భాగం యొక్క వేపర్ ప్రెషర్ యొక్క రేషియో అవుతుంది మీకు తెలుసా మొత్తం ప్రెషర్ ఇప్పుడు మీకు తెలిసిన సేట్యురేషన్ ఏమిటంటే వాయువు ఫేజ్ కొన్నిసార్లు లిక్విడ్ ఫేజ్ నుండి ఏదైనా మోల్ వేపర్ వద్ద ప్రత్యేకంగా మీ టెంపరేచర్ మరియు ప్రెషర్ వద్ద ఉండదని మీరు చూస్తారు ఇప్పుడు లిక్విడ్ ఫేజ్ నుండి మోల్ వేపర్ ని జోడించే ప్రయత్నం మీరు అక్కడ పార్షియల్ ప్రెషర్ ని పెంచుకుంటే లేదా మీరు అక్కడ మోల్ వేపర్ ని జోడిస్తే చూడవచ్చు కండెన్సషన్ కి దారితీసే పార్షియల్ ప్రెషర్ పెరగదు ఇప్పుడు మీరు లిక్విడ్ ఫేజ్ నుండి మోల్ వేపర్ ని జోడిస్తే మరియు పార్షియల్ ప్రెషర్ అక్కడ పెరుగుతూనే ఉంటుందని మీరు చూస్తారు కాబట్టి మీరు దాని పరికండీషన్ ని ఎప్పుడు చూస్తారో పార్షియల్ ప్రెషర్ దాదాపుగా వేపర్ ప్రెషర్ దగ్గరగా ఉంటుందని మీరు చూసినప్పుడు ఆ పరిష్కారం మీకు వేపర్ భాగం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మీకు తెలుస్తుంది కాబట్టి సేట్యురేషన్ కండీషన్ లో పార్షియల్ ప్రెషర్ వేపర్ ప్రెషర్ సమానంగా ఉంటుందని మనం చూడవచ్చు కాబట్టి ఈ సేట్యురేషన్ సమయంలో ఈ టెంపరేచర్ ను మనం చూడవచ్చు మీకు వేపర్ ఫేజ్ లు తెలిస్తే ఆ సేట్యురేషన్ టెంపరేచర్ వద్ద ఘనీభవిస్తుందని మీకు తెలుసు కాబట్టి ఆ టెంపరేచర్ ను డ్యూ పాయింట్ టెంపరేచర్ అంటారు కాబట్టి ఏదైనా వాయువు లేదా లిక్విడ్ ఫేజ్ నుండి మీరు మోల్ వేపర్ ని చూడగలిగినప్పుడు అది అధికంగా కండెన్సషన్ కి ప్రయత్నిస్తే పార్షియల్ ప్రెషర్ వేపర్ ప్రెషర్ సమానంగా ఉంటుంది సంబంధిత టెంపరేచర్ ను డ్యూ పాయింట్ టెంపరేచర్ అని పిలుస్తారు మరియు ఆ కండీషన్ లో సేట్యురేషన్ వేపర్ మీకు ఇక్కడ తెలిసినంతవరకు పార్షియల్ ప్రెషర్ ని కలిగి ఉంటుంది ఆ వేపర్ ఫేజ్ లో మొత్తం సిస్టమ్ ప్రెషర్ మరియు ఆ భాగం యొక్క రెండు భాగాలు మీకు తెలిస్తే అప్పుడు మీరు పార్షియల్ ప్రెషర్ లేకుండా లెక్కించవచ్చు మరియు పార్షియల్ ప్రెషర్ ఆ సర్టెన్ భాగాల వేపర్ ప్రెషర్ సమానంగా ఉంటుంది కాబట్టి గ్యాస్ ఫేజ్ లో ఈ వేపర్ యొక్క పార్షియల్ ప్రెషర్ వేపర్ ప్రెషర్ కంటే తక్కువగా ఉన్నప్పుడు అంటే ఇక్కడ pi less than pi నొటేషన్ కోసం ఉంటుంది వేపర్ ఫేజ్ పార్షియల్ంగా సేట్యురేషన్ వేపర్ కి నివేదించబడుతుంది లేదా అది సూపర్ హీటెడ్ వేపర్ అని మీరు చూడవచ్చు మరియు piv కంటే pi తక్కువ ఉండదని మీరు చూడవచ్చు ఇప్పుడు సూపర్హీట్ వేపర్ కండెన్స్ అవ్వదు ఫేజ్ ల సిస్టమ్ ప్రెషర్ లో రౌల్ట్ యొక్క లాస్ వర్తిస్తుందని మరియు సిస్టమ్ టెంపరేచర్ ను అక్కడ డ్యూ పాయింట్ టెంపరేచర్ కు తగ్గిస్తుందని చెప్తుంది కాబట్టి అవి సూపర్హీట్ వేపర్ ఈ కండీషన్ లో కండెన్సేట్ కాకపోవచ్చు వేపర్ ఫేజ్ పార్షియల్ంగా సేట్యురేషన్ వేపర్ కి నివేదించబడుతుంది లేదా అది సూపర్ హీటెడ్ వేపర్ అని మీరు చూడవచ్చు మరియు పై పైవ్ కంటే తక్కువ ఉండదని మీరు చూడవచ్చు ఇప్పుడు సూపర్హీట్ వేపర్ కండెన్స్ అవ్వదు ఫేజ్ ల సిస్టమ్ ప్రెషర్ లో రౌల్ట్ యొక్క లాస్ వర్తిస్తుందని మరియు సిస్టమ్ టెంపరేచర్ ను అఇప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ చేద్దాం 87 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ వద్ద ఒక కండెన్సర్ నుండి బయటకు వచ్చే ఎయిర్ ప్రవాహం మరియు 1 5 బార్ యొక్క ప్రెషర్ 25 మోల్ శాతం నీటిని కలిగి ఉంటుంది ఇప్పుడు ఈ సందర్భంలో మీరు ఎయిర్ యొక్క డ్యూ పాయింట్ ఏమిటో లెక్కించాలి ఇప్పుడు ఈ సందర్భంలో మీరు మొదట కండెన్సర్లోకి ప్రవేశించే ఎయిర్ లోని నీటి పార్షియల్ ప్రెషర్ లెక్కించాలి మరియు రౌల్ట్ లాస్ ద్వారా లేదా మీకు తెలిసినట్లుగా లెక్కించవచ్చు పార్షియల్ ప్రెషర్ ని చేయగలిగే డాల్టన్ లాస్ ఆ భాగాల యొక్క మోల్ ఫ్రాక్షన్ టెంపరేచర్ కు ప్రతి ప్రారంభంలో మీకు తెలుస్తుంది డ్యూ పాయింట్ టెంపరేచర్ కు తగ్గిస్తుందని చెప్తుంది కాబట్టి అవి సూపర్హీట్ వేపర్ ఈ కండీషన్ లో కండెన్సేట్ కాకపోవచ్చు అప్పుడు ఇది 0 37 పైప్ బార్ వలె వస్తుంది ఇప్పుడు ఆ వాటర్ పార్షియల్ ప్రెషర్ కి వ్యతిరేకంగా 2 ఫేజ్ ల మధ్య ఈక్విలిబ్రియం ఉంటే ఆ డ్యూ పాయింట్ వద్ద వేపర్ ప్రెషర్ సమానంగా ఉండాలి ఇప్పుడు దీనిని ఇక్కడ వ్రాయవచ్చు పార్షియల్ ప్రెషర్ వేపర్ ప్రెషర్ సమానంగా ఉంటుంది ఇప్పుడు ఆ వేపర్ ని ఉపయోగించి ఆ పార్షియల్ ప్రెషర్ యొక్క సమానత్వం యొక్క సర్టెన్ కండీషన్ లో రెట్టింపు డ్యూ టెంపరేచర్ మీకు ఒక సర్టెన్ టెంపరేచర్ వద్ద వేపర్ ప్రెషర్ తెలుసు మరియు 74 66 డిగ్రీల సెల్సియస్ మీకు తెలిసినట్లుగా టెంపరేచర్ ఉంటుంది వేపర్ పట్టిక మరియు ప్రెషర్ మీకు 0 375 బార్ తెలిసినట్లు ఉంటుంది కాబట్టి ఇక్కడ డ్యూ పాయింట్ ఆ టెంపరేచర్ అని మేము చెప్పగలం ఎయిర్ లో హ్యూమిడిటీ పార్షియల్ ప్రెషర్ ఎయిర్ లో ఆ హ్యూమిడిటీ యొక్క ప్రెషర్ కి సమానంగా ఉంటుందని మీకు తెలుసు ఈ సందర్భంలో కూడా ముఖ్యమైన రెలెటివ్ సేట్యురేషన్ మరియు రెలెటివ్ హ్యూమిడిటీ ఏమిటి రెలెటివ్ సేట్యురేషన్ మరియు రెలెటివ్ హ్యూమిడిటీ ఎయిర్ లోని హ్యూమిడిటీ యొక్క పార్షియల్ ప్రెషర్ ఏమిటో మరియు ఎయిర్ లోని హ్యూమిడిటీ యొక్క వేపర్ ప్రెషర్ ఏమిటో నిర్వచించవచ్చు సర్టెన్ టెంపరేచర్ వద్ద రేషియో రెలెటివ్ సేట్యురేషన్గా పరిగణించబడుతుంది లేదా దీనిని కొన్నిసార్లు రెలెటివ్ హ్యూమిడిటీ అంటారు మీరు ఐడీఎల్ గ్యాస్ లా వర్తింపజేస్తే రెలెటివ్ సేట్యురేషన్ లేదా రెలెటివ్ హ్యూమిడిటీ ను ఇక్కడ నిర్వచించవచ్చు అని మీరు కూడా చెప్పవచ్చు మీ రేషియో ఏమిటో తెలుసుకోవచ్చు మొత్తం ప్రెషర్ పార్షియల్ ప్రెషర్ తెలుసు అది మీరుగా పరిగణించబడుతుంది వేపర్ లోని ఆ భాగాల మోల్ ఫ్రాక్షన్ తెలుసుకోండి లేదా అవి హ్యూమిడిటీ పరిశీలన కోసం లేదా గ్యాస్ లిక్విడ్ మిశ్రమం యొక్క సిస్టమ్ లో ఇక్కడ ఉన్నాయని మీరు చూడవచ్చు కాబట్టి మీకు తెలిసిన రెలెటివ్ సేట్యురేషన్ P ద్వారా Pi గా నిర్వచించబడింది ఆ మొత్తం ప్రెషర్ వేపర్ ప్రెషర్ మీకు తెలిసిన రేషియో ని మళ్ళీ విభజించారు కాబట్టి ఇక్కడ బెసికెల్లి పార్షియల్ ప్రెషర్ యొక్క రేషియో మొత్తం ప్రెషర్ వేపర్ ప్రెషర్ మొత్తం కాబట్టి ఈ విధంగా మీరు వ్రాయగలిగేది చాలా రేషియో పీడన ప్రాబ్లం కు వాల్యూమ్ రేషియో కి సమానం కాబట్టి మీరు దీనిని ఇక్కడ కూడా ఈ విధంగా వాల్యూమ్ రేషియోగా సూచించవచ్చు మరియు ఇక్కడ మరియు ఆ లిక్విడ్ ్యరాశి రేషియో నుండి మీకు తెలిసినట్లుగా మీరు దానిని సూచించవచ్చు మీరు దానిని పరమాణు బరువుతో గుణిస్తే మీరు దానిని ప్రత్యేకంగా మాస్ రేషియోగా పరిష్కారం పరికండీషన్ ni సూచించవచ్చు ఇప్పుడు ఈ సూత్రం నుండి మీరు రెలెటివ్ హ్యూమిడిటీ లేదా రెలెటివ్ సేట్యురేషన్ ిని అనుకుందాం ఇది కార్బన్ సున్నా శాతం అని అర్ధం ఎయిర్ పూర్తిగా డ్రై గా ఉంటుంది 100 రెలెటివ్ హ్యూమిడిటీతో సేట్యురేషన్ మవుతుంది ఆ సేట్యురేషన్కు మరొక రెప్రెసెంటేషన్ ఉంది ఆ మొలాల్ సేట్యురేషన్ మరియు హ్యూమిడిటీను కూడా మొలాల్ హ్యూమిడిటీ అని పిలుస్తారు మొలాల్ సేట్యురేషన్ లేదా మొలాల్ హ్యూమిడిటీ ఇక్కడ ఆ మోల్ రేషియో తో సమానంగా నిర్వచించబడింది మరియు ఇది కొన్నిసార్లు మీరు దీనిని ఒక ఫ్రాక్షన్ గా లేదా ఇక్కడ ఒక శాతంగా అనుకుందాం కొన్నిసార్లు కొన్ని పుస్తకాలు వారు ఈ విధంగా హ్యూమిడిటీ రెప్రెసెంటేషన్ గా ఉపయోగిస్తున్నారు మరియు కొన్నిసార్లు సిస్టమ్ ఉంటే వాటర్ స్పీసీస్ i మరియు ఎయిర్ ఈ మోలాల్ సేట్యురేషన్ లేదా మొలాల్ హ్యూమిడిటీ ప్రదర్శన కోసం ఐ ఫ్రీ గ్యాస్ ఇక్కడ ఎముక డ్రై ఎయిర్ ని సూచిస్తుంది ఇప్పుడు ఈ ఈక్వెషన్ లో ఇక్కడ ఇచ్చినట్లుగా నిర్వచించబడిన అబ్సెల్యూట్ సేట్యురేషన్ లేదా అబ్సెల్యూట్ హ్యూమిడిటీ ఏమిటి కాబట్టి ఇది ప్రాథమికంగా మీ యొక్క రేషియో ఆ భాగం చాలావరకు నాకు తెలుసు అవి ఉచిత వాయువు యొక్క మోల్ వరకు అవి అద్భుతమైన కండీషన్ లో ఉన్నాయి ఆ రేషియో ఉంటుంది సేట్యురేషన్ కండీషన్ అది ఎలా ఉంటుందో మరియు ఆ అద్భుతమైన సేట్యురేషన్ కండీషన్ ఆధారంగా మీరు రేషియో ని చేస్తే వాటిని అబ్సెల్యూట్ సేట్యురేషన్ లేదా అబ్సెల్యూట్ హ్యూమిడిటీ మీకు తెలిసినట్లుగా పిలవాలి మరియు ఇది ఈ ఈక్వెషన్ ద్వారా నిర్వచించబడుతుంది ఇప్పుడు ఈ సందర్భంలో మీరు గుర్తుంచుకోవాలి అబ్సెల్యూట్ సేట్యురేషన్ రెలెటివ్ సేట్యురేషన్ కంటే తక్కువగా ఉంటే అప్పుడు మీరు P i అంటే పార్షియల్ ప్రెషర్ ఆ వేపర్ ప్రెషర్ దగ్గరగా ఉండదని చెప్పవచ్చు అయితే ఇది అప్పుడు మాత్రమే వస్తుంది ఈ పార్షియల్ ప్రెషర్ వేపర్ ప్రెషర్ నుండి మార్చడం లేదా వైదొలగడం మీకు తెలుసా ఈ అబ్సెల్యూట్ ప్రెషర్ మీకు తెలుస్తుంది తరువాత రెలెటివ్ సేట్యురేషన్ మరియు మీకు తెలిసిన ఆ రేషియో మొత్తం నుండి వైదొలిగిన పార్షియల్ ప్రెషర్ వేపర్ ప్రెషర్ ప్రెషర్ కాబట్టి ఈ సందర్భంలో ఇది మీకు అబ్సెల్యూట్ ప్రెషర్ అని మీకు సేట్యురేషన్ ప్రెషర్ కంటే తక్కువగా తెలుస్తుంది ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గ్యాస్ లిక్విడ్ ఈక్వలెబ్రియంకండీషన్ లో డ్రై బల్బ్ టెంపరేచర్ ఈ సందర్భంలో డ్రై బల్బ్ టెంపరేచర్ ను సాధారణంగా ఎయిర్ టెంపరేచర్ గా సూచిస్తారు ఇది ఎయిర్ యొక్క హ్యూమిడిటీతో ప్రభావితం కాని థర్మామీటర్ ద్వారా సూచిస్తుంది మరియు డ్రై బల్బ్ టెంపరేచర్ ను సాధారణంగా Tdb సూచిస్తుంది మరియు దీనిని సాధారణ థర్మామీటర్ ఉపయోగించి కొలవవచ్చు స్వేచ్ఛగా ఎయిర్ కి గురవుతుంది కాని రేడియేషన్ మరియు హ్యూమిడిటీ నుండి రక్షించబడుతుంది వెట్ బల్బ్ టెంపరేచర్ అడియాబాటిక్ సేట్యురేషన్ టెంపరేచర్ సమితి కాబట్టి ఇది ఎయిర్ ప్రవాహానికి గురయ్యే హ్యూమిడిటీతో కూడిన థర్మామీటర్ బల్బ్ ద్వారా సూచించబడే టెంపరేచర్ మరియు మీకు తెలిసిన ఆ బరువు నుండి వేపరైజేషన్ రేటు ఎయిర్ యొక్క హ్యూమిడిటీపై ఆధారపడి ఉంటుంది మరియు ఎయిర్ మోల్ నీటి వేపర్ ని కలిగి ఉన్నప్పుడు వేపరైజషన్ తగ్గుతుంది మరియు తడి బల్బ్ టెంపరేచర్ లు ఎల్లప్పుడూ డ్రై బల్బ్ టెంపరేచర్ కంటే తక్కువగా ఉంటాయి మరియు వారు సేట్యురేషన్ కండీషన్ కి వస్తే అవి 100 శాతం రెలెటివ్ హ్యూమిడిటీ కు సమానంగా ఉంటాయని మీరు గుర్తుంచుకోవాలి ఇప్పుడు డ్యూ పాయింట్ ఏమిటో మనం ఇప్పటికే చర్చించాము ఇది ప్రాథమికంగా నీటి వేపర్ ఎయిర్ నుండి కండెన్స్ ప్రారంభించే టెంపరేచర్ ఆ ఎయిర్ పూర్తిగా సేట్యురేషన్ అయ్యే టెంపరేచర్ మరియు ఈ టెంపరేచర్ పైన హ్యూమిడిటీ ఎయిర్ లో ఉంటుంది మరియు డ్యూ పాయింట్ టెంపరేచర్ డ్రై ఎయిర్ టెంపరేచర్ కు దగ్గరగా ఉంటే రెలెటివ్ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది అయితే డ్యూ పాయింట్ డ్రై ఎయిర్ టెంపరేచర్ కంటే తక్కువగా ఉంటుంది రెలెటివ్ హ్యూమిడిటీ తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ సైక్రోమెట్రిక్ చార్టులో ఆ హ్యూమిడిటీ చార్ట్ను లెక్కించడానికి ఇవ్వబడింది మరియు ఆ విభిన్న భాగం ఏమిటి డ్రై ఎయిర్ టెంపరేచర్ ఏమిటి డ్యూ పాయింట్ టెంపరేచర్ అంటే ఆ ఎంథాల్పీ యాక్సెస్ సొల్యూషన్ కండిషన్ ఎలా లెక్కించబడుతుంది సేట్యురేషన్ టెంపరేచర్ ఆ అబ్సెల్యూట్ హ్యూమిడిటీను ఎలా లెక్కించాలి మరియు హ్యూమిడిటీతో కూడిన వాల్యూమ్ ఎలా ఉండాలో అవి ఎలా నిర్వచించబడతాయి ఎంథాల్పీ డీవియేషన్ అంటే ఏమిటి రెలెటివ్ హ్యూమిడిటీ ఎలా లెక్కించాలో వంటి ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయాలను తదుపరి ఉపన్యాసంలో చర్చిస్తాను రెలెటివ్ హ్యూమిడిటీ మరియు డ్యూ పాయింట్ టెంపరేచర్ ను లెక్కించడానికి ఆ సైక్రోమెట్రిక్ చార్ట్ను ఎలా ఉపయోగించాలో మీకు ఎలా తెలుసు డ్రై ఎయిర్ టెంపరేచర్ హ్యూమిడిటీతో కూడిన వాల్యూమ్ వైపు మరియు రెలెటివ్ సేట్యురేషన్ ఫేజ్ ఆధారంగా ఎయిర్ లో అబ్సెల్యూట్ హ్యూమిడిటీ కాబట్టి ఈ హ్యూమిడిటీ మరియు కండెన్సషన్ గురించి మేము మరింత చర్చిస్తాము మరియు సేట్యురేషన్ ప్రాబ్లం కండెన్సషన్ ప్రాబ్లం వేపరైజషన్ ప్రాబ్లం గురించి మేము తదుపరి ఉపన్యాసంలో దాని గురించి మరింత చర్చిస్తాము కాబట్టి ఈ ఉపన్యాసం కోసం మీ శ్రద్ధకు ధన్యవాదాలు